యాంటెన్నాపై NPTEL కోర్సు యొక్క ఈ 40 వ ఉపన్యాసానికి స్వాగతం ఈ ఉపన్యాసంలో మేము యాంటెన్నా కొలతలను చూస్తాము గత 39 ఉపన్యాసాలలో యాంటెన్నాను విశ్లేషించడానికి వివిధ విశ్లేషణాత్మక పద్ధతులను చూశాము యాంటెన్నాల విశ్లేషణ సింథసిస్ ను కలిగి ఉండటానికి మేము వివిధ సంఖ్యా పద్ధతుల సహాయాన్ని తీసుకున్నాము తరచుగా చాలా యాంటెన్నాలు వాటి సంక్లిష్ట నిర్మాణ ఆకృతీకరణ మరియు ఎక్సైటేషన్ పద్ధతులను విశ్లేషణాత్మకంగా పరిశోధించలేవు ఆ రకమైన యాంటెన్నాలు రోజు రోజుకు తగ్గుతున్నాయి ఎందుకంటే CST మైక్రోవేవ్ స్టూడియో మరియు ఇతర ఆధునిక విశ్లేషణ ఎలక్ట్రోమాగ్నెటిక్ విశ్లేషణ సాధనాలు లేదా మూమెంట్ పద్ధతి లేదా ఫైనైట్ ఎలిమెంట్ పద్ధతి లేదా FDTD లేదా FTD మొదలైనవి అభివృద్ధి చేయబడ్డాయి కాబట్టివివిధ నిర్మాణాలు చేయబడ్డాయి కానీ ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో ఉదాహరణ గా ఈ UWB యాంటెన్నా మెటామెటీరియల్ లెన్స్ ని కలిగి ఉంది ఇది ఇప్పటివరకు దానిని ఏ నిర్మాణం లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ సాధనంతో విశ్లేషించలేము కాబట్టి ఆ టైప్ క్రొత్త పరిణామాలతో ఎల్లప్పుడూ ఉంటుంది వీటి ద్వారా చేయలేని కొన్ని విషయాలు ఉంటాయి అందుకే ఎల్లప్పుడూ మనకు యాంటెన్నా ఇంజనీర్ కూడా అవసరం ఇంజనీర్ యాంటెన్నాలను వివిధ పారామీటర్లను ఎలా కొలవాలి ముఖ్యమైన రేడియేషన్ పారామీటర్లను ఎలా తెలుసుకోవాలి అనాలసిస్ ద్వారా మీరు పొందుతున్నది సాధనం ద్వారా లేదా మీ ద్వారా కొలతలను ధృవీకరించాల్సిన అవసరం ఉంది యాంటెన్నాల పారామీటర్లను కొలవడం ఒక ముఖ్యమైన విషయం కానీ ఏదైనా మైక్రోవేవ్ కొలత వలె ఈ యాంటెన్నా కొలత కూడా కొన్ని డ్రాబ్యాక్స్ లేదా ఎర్రర్ మరియు కొన్ని కాంప్లెక్సిటీ లకు కొంత అవకాశం కలిగి ఉంటుంది అందులో ఒకటి నేను పాటర్న్ ను కొలవాలనుకుంటున్నాను అనుకుందాం ఇప్పుడు యాంటెన్నా 2d2λ దూరం లో ఉంచాలి ఇప్పుడు నేను అలా చేయకపోతే నేను ఏదో పొందుతాను మరియు నియర్ ఫీల్డ్ లో అది కొలత అని నాకు తెలియకపోతే అప్పుడు నేను కొన్ని రాంగ్ పాటర్న్ ను పొందుతాను కాబట్టి మనం నిజంగా ఫార్ ఫీల్డ్ లో ఉన్నామా లేదా అనే విషయం నొక్కి చెప్పాల్సిన అవసరం ఉంది ఇది యాంటెన్నా రకం పైన యాంటెన్నా పరిమాణం రేడియేషాన వేవ్ లెంగ్త్ పై ఆధారపడి ఉంటుంది అనేక సందర్భాల్లో యాంటెన్నాను ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్ నుండి కొలిచే వైపుకు తరలించడం అసాధ్యమైనది మీరు షిప్ బోర్న్ యాంటెన్నాను కొలవాలని అనుకుందాం ఇప్పుడు మీరు దానిని షిప్ నుండి తీసుకొని కొలిచిన్నప్పుడు దాని ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్ తో పోలిస్తే కొంత భిన్నమైన రేడియేషన్ లక్షణం ఉంటుంది ఎందుకంటే మ్యూచువల్ కప్లింగ్ మరియు ఇతర విషయాల సామీప్యత మొదలైనవి ఉంటాయి కానీ షిప్ ని మీరు కొలత చేసే దానిలో పెట్టలేరు అయినా ప్రజలు దీన్ని ఎలా చేయాలో అధిగమించారు కానీ ఇప్పటికీ ఇవన్నీ సవాళ్లు అప్పుడు ఈ రోజు బయట పరిశుభ్రమైన ఎన్విరాన్మెంట్ ని పొందడం చాలా కష్టం ఎందుకంటే ప్రతిచోటా మొబైల్ ఫోన్లు ఉన్నాయి ప్రతిచోటా వివిధ కమ్యూనికేషన్లు ఉన్నాయి ఎల్లప్పుడూ మీ బహిరంగ ప్రదేశంలో కొన్ని ఇంటర్ఫియరింగ్ సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి ఇండోర్ అనేది అనుకూలమైనది కానీ ఇండోర్ లో సమస్య ఏమిటంటే మీకు నిజంగా ఫార్ ఫీల్డ్ అర్రేని కలిగి ఉండటానికి అంత స్థలం లేదు అప్పుడు స్పష్టంగా మైక్రోవేవ్ కొలత ప్రయోగాలు అవసరం ఇది చాలా ఖరీదైన పరికరం కాబట్టి ఇవన్నీ సమస్యలను కలిగిస్తాయి కాని ప్రజలు దీనిని అధిగమించడానికి కొన్ని ప్రత్యేక పద్ధతులను అభివృద్ధి చేశారని మేము చూస్తాము వాటిలో ఒకటి మీరు నియర్ ఫీల్డ్ లో కొన్ని యాంటెన్నాలను కొలిచే ఒక సాంకేతికత ఉంది మీరు పొందగలిగే సిగ్నల్ ప్రాసెసింగ్ ద్వారా మీరు దీన్ని చేయవచ్చు నియర్ ఫీల్డ్ నుండి ఫార్ ఫీల్డ్ కు ట్రాన్స్ఫార్మ్ చేసి ఫార్ ఫీల్డ్ ఏమిటో మీరు అంచనా చేయవచ్చు మీకు చాలా పెద్ద స్పేస్ లేదని అనుకుందాం మీరు రిఫ్లెక్టర్లను ఉపయోగించవచ్చు మరియు ప్లేన్ వేవ్ లను తయారు చేయవచ్చు ఎందుకంటే ఫార్ ఫీల్డ్ లో వాస్తవానికి మేము యాంటెన్నాపై వస్తున్న వేవ్ లను ప్లేన్ వేవ్స్ అని అనుకుంటాము ఇప్పుడు ప్లేన్ వేవ్ లను సృష్టించడానికి మీకు చాలా దూరం అవసరం కానీ పారాబోలా రిఫ్లెక్టర్ వంటి రిఫ్లెక్టర్లను ఉపయోగించవచ్చు తద్వారా రిఫ్లెక్టర్ ఇది చాలా చక్కని రిఫ్లెక్టర్ చాలా అధిక నాణ్యత గల రిఫ్లెక్టర్ మరియు షార్ట్ స్పేస్ లో మీరు కాంపాక్ట్ రేంజ్ ప్లేన్ వేవ్ లను పొందవచ్చు అదేవిధంగా ప్రజలు ఇంటర్ఫియరెన్స్ సమస్య ని కలిగి ఉన్నారు అక్కడ ప్రజలు పరిష్కరించి అనెకోయిక్ చాంబర్స్ ని తయారు చేశారు మరియు అందులో బయటి ఎకో రాదు లోపల ఎకో ఉండదు కాబట్టి ఇవి వివిధ విషయాలు కాబట్టి కొలతలు జరిగే మొదటి వాటిలో కొన్నింటిని మనం చూస్తాము వాటిని యాంటెన్నా రెంజెస్ అంటారు యాంటెన్నా కొలతలు సాధారణంగా తీసుకుంటారు కాబట్టి వాటిని రెంజెస్ అంటారు ఇప్పుడు సాధారణంగా రెండు రకాల రెంజెస్ ఉన్నాయి ఒకటి ఒకటి రిఫ్లెక్షన్ రెంజెస్మరొకటి ఫ్రీ స్పేస్ రెంజెస్ మేము రేఖాచిత్రాన్ని చూస్తే ఇది రిఫ్లెక్షన్ రేంజ్ఇది మీ ట్రాన్స్మీటింగ్ యాంటెన్నా సాధారణంగా లాగ్ పీరియాడిక్ యాంటెనాలు మంచివి అప్పుడు ఎత్తులో మరియు తగిన విధంగా రూపొందించిన ఎత్తులో మీరు స్వీకరించే యాంటెన్నాను ప్రసారం చేస్తారు మరియు రేంజ్ సర్ఫేస్ నుండి గ్రౌండ్ రిఫ్లెక్షన్ ని మీరు చూస్తారు అంటే డైరెక్టరీ మరియు రిఫ్లెక్ట్టెడ్ రే రెండూ ఒకేసారి ఇక్కడకు వెళ్లేలా రూపొందించబడ్డాయి కాబట్టి నిర్మాణంలో ఒక విషయం కంస్ట్రక్టీవ్ ఇంటర్ఫియరెన్స్ ఉంది మరియు దాని ద్వారా మీరు పాటర్న్ ను కొలుస్తారు కాబట్టి దీనిని రిఫ్లెక్షన్ టైప్ రేంజ్ అంటారు ఇది వాస్తవానికి సరైన డిజైన్ ఇది టెస్ట్ యాంటెన్నా ప్రాంతంలో కంస్ట్రక్టీవ్ ఇంటర్ఫియరెన్స్ ని సృష్టిస్తుంది దీనిని క్వయిట్ జోన్ అని కూడా పిలుస్తారు కాబట్టి అక్కడ మీరు గ్రౌండ్ నుండి స్పెక్యులర్ రిఫ్లెక్షన్స్ అలా చేయడానికి ఇక్కడ ఉపయోగించబడతాయి ఇప్పుడు ఫ్రీ స్పేస్ రెంజెస్ అని పిలువబడే మరొక రకమైన రెంజెస్ ని చూద్దాము ఫ్రీ స్పేస్ రెంజెస్ లలో ప్లేన్ వేవ్ లు వస్తున్నాయని మీరు అనుకుంటారు కాని ఒక విషయం ఏమిటంటే మీరు ఈ విధమైన ఎత్తైన రెంజెస్ లను కలిగి ఉండవచ్చు మీరు సోర్స్ యాంటెన్నా మరియు టెస్ట్ యాంటెన్నాను చూస్తారు మరియు ఈ మధ్య ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు మరియు గ్రౌండ్ లేదా భూభాగం సున్నితంగా ఉండాలి మరియు భూభాగం నుండి ఏ రిఫ్లెక్షన్ ఉండకూడదు అప్పుడు సోర్స్ యాంటెన్నా ఇల్ల్యూమినేట్ చేస్తుంది మరియు టెస్ట్ యాంటెన్నా అందుకుంటుంది ఈ రోజుల్లో ఎత్తైన భవనాలు మొదలైన వాటితో వీటిని పొందడం చాలా కష్టం గతంలో అక్కడ వివిధ ప్రదేశాలలో ప్రజలు దీని కోసం యాంటెన్నా రెంజెస్ ను కలిగి ఉన్నారు కానీ ఈ రోజుల్లో సాధారణంగా ఈ విషయం పోయింది కాబట్టి ప్రజలు ఈ రోజుల్లో ఏమి చేస్తారు అంటే వారు స్లాంట్ రెంజెస్ లను చేస్తారు స్లాంట్ రెంజెస్ లలో మీరు టెస్ట్ యాంటెన్నాను ఒక టవర్పై ఉంచారు మరియు సోర్స్ యాంటెన్నా టవర్పై కాకుండా నేలమీద ఉంచుతారు మరియు తగిన విధంగా రూపకల్పన చేసి మీరు స్పెక్యులర్ రిఫ్లెక్షన్లను తొలగిస్తారు ఇప్పుడు స్లాంట్ రెంజెస్ స్పేస్ ని బాగా ఉపయోగించుకుంటాయి ఎందుకంటే దీనిలో ఎలివేషన్ ఉన్న సందర్భంలో వాటి కోసం మీకు చాలా పెద్ద టవర్ అవసరం లేదు అప్పుడు ప్రజలు కాంపాక్ట్ రేంజ్ ని పరిగణించారు కాంపాక్ట్ రేంజ్ లో టెస్ట్ యాంటెన్నా ఆఫ్సెట్ రిఫ్లెక్టర్ యొక్క ఫీడ్గా ఉంచబడుతుంది మరియు ఈ ఫీడ్ రేంజ్ రిఫ్లెక్టర్కు ఉంచబడుతుంది ఇది చాలా అధిక నాణ్యత అధిక ఖచ్చితత్వం ఇది వాస్తవానికి RMS ఎర్రర్ మనం పారాబొలోయిడ్ విషయం గురించి చర్చించినప్పుడు RMS ఎర్రర్ చాలా చిన్నది కాబట్టి వీటికి రిఫ్లెక్షన్ అయిన తరువాత ఇది ప్లేన్ వేవ్ గా మారుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న టెస్ట్ యాంటెన్నాను ఉంచవచ్చు మరియు మీరు వాటిని తయారు చేసుకోవచ్చు ఇది ఫీడ్ యాంటెన్నాఇది ఇల్ల్యూమినేట్ చేస్తుంది మరియు తక్కువ స్థలంలో దీని ద్వారా ప్లేన్ వేవ్ ను సృష్టించవచ్చు టెస్ట్ యాంటెన్నా దీని ద్వారా ఇక్కడ ప్రసారం చేస్తుంది అయితే ఇవి చాలా ఖరీదైనవి కానీ ఆధునిక ఈ ఏవియేషన్ పరిశ్రమ మిస్సైల్ పరిశ్రమఎయిర్ క్రాఫ్ట్ పరిశ్రమ మొదలైనవి ఈ రకమైన రెంజెస్ లను కలిగి ఉన్నారు మీకు అనెకోయిక్ చాంబర్స్ ఉన్నాయి అనెకోయిక్ చాంబర్స్ అంటే మీరు అంతటా అబ్సర్బర్స్ లను ఉంచారు ఆపై మీకు ఒక సోర్స్ ఉంది మరియు అంతర్గతంగా మీరు చూస్తే ఇక్కడ సైడ్ వాల్స్ నుండి రిఫ్లెక్షన్లను చూస్తారు కాబట్టి అన్ని రిఫ్లెక్షన్స్ నిర్మాణాత్మకంగా ఉండే విధంగా ఇది రూపొందించబడింది అనెకోయిక్ చాంబర్స్ కూడా కొన్నిసార్లు సెమీ అనెకోయిక్ చాంబర్ అని పిలువబడతాయి వాస్తవానికి మీరు గ్రౌండ్ రిఫ్లెక్షన్స్ పరిగణించకపోతే దానిని సెమీ అనెకోయిక్ అంటారు మీరు పూర్తి అనెకోయిక్ చాంబర్ అయిన గ్రౌండ్ రిఫ్లెక్షన్ కలిగి ఉంటే అది రెక్టాంగ్యులర్ ఆకారాన్ని కలిగి ఉంటుంది మరియు ఇక్కడ మంచి కంస్ట్రక్టీవ్ ఇంటర్ఫియరెన్స్ ని పొందే చోట క్వయిట్ జోన్ సృష్టించబడుతుంది కాబట్టి క్వయిట్ జోన్ సాధారణంగా 3మీటర్ బై 3మీటర్ లేదా 1మీటర్ బై 1మీటర్ మొదలైనవి గా ఉంటుంది కాబట్టి ఇది వాస్తవానికి విషయం యొక్క లక్షణం ఇప్పుడు ఈ అబ్జార్బర్స్ అక్కడ RF అబ్జార్బర్స్ అవి చాలా ఖరీదైనవి మరియు వాటి పరిమాణం చాలా ముఖ్యం అవి వాస్తవానికి అవి రిఫ్లెక్ట్ అవవు మరియు వెలుపల కూడా ఒక మెటాలిక్ ఎన్క్లోజర్ ఉంది తద్వారా బయట నుండి ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ రాదు ఇప్పుడు సోర్స్ సాధారణంగా వైడ్బ్యాండ్ సోర్స్ ఎందుకంటే మేము TEM హార్న్ అని చెప్పాము ఇది UWB అనువర్తనాలకు ఒక సాధారణ సోర్స్ కాబట్టి మీరు ఇప్పుడు దీన్ని కలిగి ఉండవచ్చు ఈ అనెకోయిక్ చాంబర్స్ విస్తరించబడ్డాయి వివిధ చిన్న సంస్థలు కూడా ఈ అనెకోయిక్ చాంబర్స్ ను కలిగి ఉన్నాయి టేపర్డ్ అనెకోయిక్ చాంబర్ కూడా ఉంది కాబట్టి ఈ టేపరింగ్ కారణంగా సైడ్ రిఫ్లెక్షన్స్ రావు అని ఇక్కడ మీరు చూస్తారు కాబట్టి ఇది స్పేస్ ని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చేస్తుంది ఇప్పుడు ఇవి కొన్ని అబ్సర్వర్స్ వాస్తవానికి ఇది GTEM సెల్ మరొక విషయం వాస్తవానికి ఒక చిన్న స్పేస్ లో మీరు ఒక ప్లేన్ వేవ్ ను సృష్టించాలనుకుంటే GTEM సెల్ GHz ట్రాన్స్వెర్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సెల్ అవి మీకు ప్లేన్ వేవ్ లను లేదా TEM వేవ్ లను చాలా క్వయిట్ జోన్లో ఇస్తాయి అవి క్వయిట్ జోన్ కాబట్టి ప్రయోగశాల లోపల పరీక్షించడానికి కూడా ఇది ఉపయోగించబడుతుంది లేకపోతే వాటికి ప్రత్యేక భవనం లేదా ప్రత్యేక గదిలో ఉంచిన అనెకోయిక్ చాంబర్స్ అవసరం అయితే ఇది UC ల్యాబ్ టేబుల్లో ఉంది అక్కడ మీరు GTEM సెల్ ని కూడా కలిగి ఉండవచ్చు ఇది మీకు స్పేస్ యొక్క స్టోరేజ్ ని కలిగి ఉంటే మీరు సులభంగా చేయవచ్చు ఇది మెటల్ ని కలిగి ఉంది అని చెప్పవచ్చు ప్రధాన విషయం ఏమిటంటే ఇది వాస్తవానికి ట్రాన్స్మిషన్ లైన్ ఆధారిత డిజైన్ కానీ GHz మైక్రోవేవ్ విషయాలు ఇక్కడ పరీక్షించవచ్చు కొన్ని అబ్జార్బర్స్ లోపల ఉంచారు ఎందుకంటే అన్ని డిజైన్ విషయాలు ఉన్నప్పటికీ ఏదైనా అధిక ఫ్రీక్వెన్సీ విషయాలు వస్తే లేదా నాన్ ప్లానర్ వేవ్స్ వస్తే అది గ్రహించబడుతుంది ఇప్పుడు ఇది ఒక కారుని పరీక్షించడాన్ని మీరు చూసే ఉదాహరణ ఇది భారతీయ ప్రయోగశాలలలో ఒకటి మీరు ఈ మొత్తం కారును కలిగి ఉంటారు కనుక ఇది కూడా రొటేట్ అవుతుంది మరియు అనేక ఆధునిక అనెకోయిక్ చాంబర్స్ లలో మీకు రొటేషన్ అవసరం లేదు వాస్తవానికి సెన్సార్లు అంతటా ఇక్కడ ఉన్నాయి మరియు అవి సెన్సింగ్ చేస్తున్నాయి కాబట్టి సెన్సార్ల నుండి మీరు రొటేషన్ సమాచారాన్ని పొందడానికి ఉపయోగించబడింది ఈ సెన్సార్లు మళ్ళీ కన్సీల్డ్ చేయబడివున్నాయి కాబట్టి అక్కడ నుండి రిఫ్లెక్షన్స్ మొదలైనవి రావు కాబట్టి ఎక్కడో ఒక సోర్స్ ఉందని అవి గ్రహించాయి కాబట్టి మీరు మిస్సైల్ యొక్క నోస్ కోన్ లేదా కొన్ని ఎయిర్క్రాఫ్ట్ లు పరీక్షించబడుతున్నట్లు చూస్తారు ఇక్కడ ఒక రోటర్ ఉంది అంటే నా ఉద్దేశ్యం ఏమిటంటే అది రొటేట్ అవ్వగల స్టాండ్ కాబట్టి ఇది వివిధ విషయాలకు ఉదాహరణ ఇప్పుడుఈ చాంబర్స్ లలో లేదా యాంటెన్నా రెంజెస్ ల లోని కొలత విషయాలలో మొదటి విషయం అని మనం ఇప్పటికే చూశాము మనకు పాటర్న్ కొలత కావాలి పాటర్న్ కొలత కోసం స్ఫరికల్ కోఆర్డినేట్ జ్యామితి అవసరమని మేము చూశాము మరియు ప్రాథమికంగా ఇది ఒక 3D పాటర్న్ కానీ సాధారణంగా మేము ప్రధాన ప్లేన్ పాటర్న్ పై ఆసక్తి కలిగి ఉన్నాము మేము కొంత స్థిరంగా ఉంచుతాము దీనిని అని చెప్పండి ఇది ఎలివేషన్ పాటర్న్ కి ఉదాహరణ కాబట్టి ఇక్కడ θ యొక్క వివిధ విలువల కోసం మీరు ఈ పాటర్న్ ను పొందవచ్చు మరొకటి మీకు ఆసక్తి ఉన్న ప్రధాన ప్లేన్ మీద ఆధారపడి కొన్ని θ లను పరిష్కరించినట్లయితే మరియు మీరు దానిని లో మారుస్తే ఒకటి ఈ ప్లేన్ ని అజిముత్ ప్లేన్ ఈక్వెటర్ అని పిలుస్తారు లేదా మీరు ఇది ఇతర ప్రదేశాలలో కూడా ఉండవచ్చు ఇది జ్యామితి వాస్తవానికి మనం ఇంతకు ముందే θ గురించి చర్చించాము ఇప్పుడు ఇక్కడ ఒక సాధారణ యాంటెన్నా రేంజ్ కొలిచే వ్యవస్థ కోసం ఇన్స్ట్రుమెంటేషన్ ని ఉపయోగిస్తారు మీకు టెస్ట్ యాంటెన్నా ఉందని మీరు చూస్తారు అప్పుడు దీనిని టెస్ట్ పొజిషనర్ అంటారు వాస్తవానికి దీని పని θ φ ల వెంట రొటేట్ చేయడం కాబట్టి దూరం తెలిస్తే మునుపటి జ్యామితిలో మీరు R స్థిరంగా ఉన్నట్లు చూస్తారు ఇప్పుడు వేరియబుల్ మాత్రమే θ మరియు φ గా ఉండాలి కాబట్టి θ φ లో తేడాలు రావడానికి ఒక పొజిషనర్ అవసరం పొజిషనర్ను కొన్ని సర్వో మెకానిజం ద్వారా నియంత్రించవచ్చు కాబట్టి పొజిషనర్లు ఉన్నాయి ఇవి θ ప్లేన్లో కదలవచ్చు లేదా φ ప్లేన్లో కూడా కదలవచ్చు ఇది రిసీవర్ టెస్ట్ యాంటెన్నా నుండి ఇది పొందుతున్నారు పోజిషన్ కంట్రోల్ ఉంది టెస్ట్ ఇండికేటర్ పాటర్న్ ని ఇస్తుంది ఆటోమేటిక్ గా ఇక్కడ రికార్డ్ అవుతోంది ఈ వైపు సోర్స్ యాంటెన్నా సోర్స్ సిగ్నల్ ఉంది కాబట్టి ఇది ఒక సాధారణ ఇన్స్ట్రుమెంటేషన్ ఇప్పుడు నేను చెప్పినట్లుగా దీని అర్థం ఎలివేషన్ పొజిషనర్ పై అజిముత్ కాబట్టి ఇక్కడ ఇది θ ని రొటేట్ చేస్తుంది ఇది φ రొటేషనల్ ఆక్సిస్ కాబట్టి వీటిని ఎలివేషన్ పొజిషనర్ పై అజిముత్ అంటారు లేదా మేము అజిముత్ పై ఎలివేషన్ ని తరలించాలనుకుంటే మొదట మీరు అజిముత్ ను కదిలించాలి అప్పుడు అది ఎలివేషన్ కు వెళ్తుంది కాబట్టి మీరు ఈ రకమైన విషయాన్ని చూస్తారు ఇక్కడ గేర్లు మొదలైనవి ఉన్నాయని మీరు చూడవచ్చు మరియు దాని ద్వారా ఈ పొజిషనర్ ని కదలవచ్చు కాబట్టి ఇవి ఈ రోజుల్లో అందుబాటులో ఉన్నాయి లేదా మీరు డబ్బు కొరతతో ఉంటే మీరు కూడా ముఖ్యంగా అకాడెమియాలో మేము ఈ రకమైన వస్తువులను మన స్వంతంగా తయారుచేస్తాము ఇప్పుడు పాటర్న్ కాకుండా పాటర్న్ నుండి విశ్లేషణ పద్ధతుల్లో వాస్తవానికి ఆసక్తి ఏమిటో చూస్తాము రేడియేషన్ పాటర్న్ నుండి మేము చూశాము మేము 3D బీమ్విడ్త్ ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము రెండు ప్రధాన ప్లేన్ లలో ఉంటే మనం తయారు చేయగల బీమ్విడ్త్ లభిస్తుంది కానీ మరొక విషయం ఏమిటంటే మరొక ఆసక్తికరమైన విషయం మరొక ముఖ్యమైన పారామీటర్ గెయిన్ లను కనుగొనడం యాంటెన్నా గెయిన్ పొందడం మేము θφ అనే ఫంక్షన్గా నిర్వచించాము కాని గరిష్ట రేడియేషన్ సాధారణంగా దీనిని గెయిన్ అని పిలుస్తాము కాబట్టి గెయిన్ కొలత కోసం ఇది స్ట్రక్చర్ అని మేము అనుకుంటాము మరియు దీనికి ముందు వివిధ గెయిన్ కొలత ఎంపికలు ఉన్నాయి మేము దీనిని సూచిస్తాము కాని ఇప్పుడు రెంజె ని ఎలా కొలవాలో చూస్తాము మనం ఫ్రైస్ ట్రాన్స్మిషన్ సమీకరణాన్ని చూశాము ఇప్పుడు గెయిన్ మెజర్మెంట్ లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి అబ్సల్యూట్ గెయిన్ అంటారు అబ్సల్యూట్ గెయిన్ మెజర్మెంట్ అంటారు ట్రాన్స్ఫర్ గెయిన్ మెజర్మెంట్ లేదా గెయిన్ కంపారిజన్ అని పిలువబడే మరొక టెక్నిక్ కూడా ఉంది దీనిని ట్రాన్స్ఫర్ గెయిన్ అని కూడా పిలుస్తారు ఇప్పుడు మేము ఒక్కొక్కటిగా చర్చిస్తాము ఎందుకంటే ఇది ఎలా చేయాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం కాబట్టి అబ్సల్యూట్ గెయిన్ గురించి మొదట నేను మాట్లాడతాను ఇప్పుడు అబ్సల్యూట్ గెయిన్ మెజర్మెంట్ గురించి తెలుసుకుందాం మీరు కొలవాలనుకున్న యాంటెన్నా గెయిన్ తెలియకపోతే మీకు రెండు సెర్చ్ ఐడెంటికల్ యాంటెనాలు ఉంటే అప్పుడు మేము రెండు ఐడెంటికల్ యాంటెన్నా టెక్నిక్ ని తీసుకుంటాము కాబట్టి ఈ పద్ధతిలో పోలరైజేషన్ మ్యాచ్ అయిందని మేము అనుకుంటాము అంటే పోలరైజేషన్ మ్యాచ్ అయినట్లు మరియు గరిష్ట డైరెక్షనల్ ట్రాన్స్మిషన్ మరియు రేడియేషన్తో అవి సమలేఖనం చేయబడిందని ఈ రేఖాచిత్రం సూచిస్తుంది ఆ సమయంలో ఫ్రైస్ ట్రాన్స్మిషన్ సమీకరణం నుండి చివరికి Pr Ptλ4πR2 GotGor ఇది మాక్సిమం గెయిన్ కాబట్టి ఇవన్నీ సమలేఖనం చేయబడతాయి ఇప్పుడు ఇది ట్రాన్స్మీటింగ్ యాంటెన్నా గెయిన్ ఇది రిసీవ్డ్ యాంటెన్నాల గెయిన్ ఇప్పుడు ఈ సమీకరణం ను మనం dB కి మార్చినట్లయితే గెయిన్ మొదలైనవి ఉన్నాయి కనుక సాధారణంగా dB గా మార్చబడతాయి కాబట్టి మేము dB dB 20log10 4πRλ10log10 Pr Pt గా వ్రాయవచ్చు ఇప్పుడు రెండు ఐడెంటికల్ యాంటెన్నా అంటే నా Got మరియు Gor ఒకేలా ఉంటాయి అది dB dB ½ 20log10 4πRλ10log10 Pr Pt కాబట్టి ఈ పద్ధతిలో నేను కొలవడం ద్వారా గెయిన్ లను సులభంగా తెలుసుకోగలనని మీరు చూస్తున్నారు నేను కొలవవలసిన కొలతలు ఏమిటి ఒకటి R రెండింటి మధ్య దూరం ఏమిటి అప్పుడు λ ఏమిటి అంటే వేవ్లెంగ్త్ ఏమిటి లేదా ఫ్రీక్వెన్సీ ఏమిటి అప్పుడు ఈ నిష్పత్తి PrPt చేయవచ్చు అంటే ఇక్కడ అవసరం ఏమిటంటే తెలియని యాంటెన్నా ఒకే జతలలో అందుబాటులో ఉండాలి ఇప్పుడు అది లేకపోతే మనకు మూడు యాంటెన్నా పద్ధతులు ఉన్నాయి కాబట్టి దీని అర్థం a అనేది తెలియని యాంటెన్నా అని అనుకుందాం నాకు మరో రెండు యాంటెన్నాలు ఉండాలి అవి b మరియు మరొకటి c అనుకుందాం ఇప్పుడు నేను b మరియు c ల గెయిన్ తెలుసుకోవలసిన అవసరం లేదు కానీ నాకు మూడు యాంటెన్నాలు అవసరం వాస్తవానికి మూడు కొలతలు చేయవలసి ఉంది మనం a b కోసం చేసిన అదే కొలత మొదట నేను ఒక జత a b చేస్తాను అంటే a ట్రాన్స్మిట్ అవుతోంది మరియు b రిసీవ్ చేస్తుంది కాబట్టి నేను వ్రాయగలిగే సమీకరణం Ga అనేది a యాంటెన్నా యొక్క గెయిన్ మరియు Gb అనేది b యాంటెన్నా యొక్క గెయిన్ dB dB 20log10 4πRλ10log10 Prb Pra అప్పుడు నేను a c జతగా dB dB 20log10 4πRλ10log10 Prc Pra ఆపై నేను b c జత చేస్తుంది కాబట్టి dB dB 20log10 4πRλ10log10 Prc Prb ఇప్పుడు మీరు R λ మరియు ఈ మూడు నిష్పత్తులు Prb Pra Prc Pra మరియు Prc Prbను కొలుస్తారు నాకు ప్రతిదీ తెలిస్తే అది మూడు తెలియని మూడు సమీకరణాలు కాబట్టి మీరు దీనిని పరిష్కరించవచ్చు కాబట్టి మీరు అన్ని Ga Gb Gc ను పొందవచ్చు కాబట్టి తెలియని యాంటెన్నా విషయంలో మీరు ఈ పవర్ రేషియో మెజర్మెంట్ మరియు సామర్థ్యాన్ని కలిగి ఉండాలి అప్పుడు మీరు చేయవచ్చు ఇప్పుడు యాంటెన్నా మెజర్మెంట్ లేదా గెయిన్ కంపారిజన్ యొక్క గెయిన్ ట్రాన్స్ఫర్ పద్ధతి అని పిలువబడే మరో ప్రసిద్ధ పద్ధతికి నేను వివరిస్తాను వాస్తవానికి దీనికి ఒక తెలియని యాంటెన్నా మాత్రమే అవసరం ఏదైనా యాంటెన్నా ల గెయిన్ కొలవవచ్చు మీకు మాత్రమే తెలిసిన గెయిన్ యాంటెన్నా అవసరం వాస్తవానికి ప్రామాణిక యాంటెనాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రామాణిక యాంటెనాలు సాధారణంగా రెండు రకాలుగా తయారవుతాయి ఒకటి డైపోల్ సగం వేవ్లెంగ్త్ కలిగిన డైపోల్ దాని గెయిన్ 2 1dB లేదా హార్న్ యాంటెన్నా మీకు అవసరమైన గెయిన్ లను కనుగొనవచ్చని మీరు చూశారు కాబట్టి హార్న్ యొక్క పరిమాణాన్ని కొలవడం మీరు ఎల్లప్పుడూ కనుగొనవచ్చు ఇవి ప్రధానంగా ప్రామాణిక యాంటెన్నా వీటిని కొలవడానికి మీకు ప్రామాణిక యాంటెన్నా ఉండాలి ఇది చాలా సరళమైన ప్రయోగం కాబట్టి ప్రామాణిక యాంటెన్నా అవసరం కాబట్టి ఇది మంచి గెయిన్ అని మీకు తెలుసు Gs ప్రామాణిక యాంటెన్నాల గెయిన్ అని పిలుద్దాం ఇప్పుడు ఇక్కడ తెలియని యాంటెన్నాను నేను టెస్ట్ యాంటెన్నా అని పిలుస్తున్నాను మరియు దాని గెయిన్ Gtest అని చెప్పనివ్వండి మీరు ఇక్కడ రెండు మెజర్మెంట్లు చేస్తారు మెజర్మెంట్ లకు మాత్రమే అవసరం ఎందుకంటే మీరు చేయనవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మీరు మునుపటి సందర్భాలలో R λ మరియు ఈ నిష్పత్తులను కొలవవలసిన అవసరం ఉంది ఇక్కడ రెండు మెజర్మెంట్లు మాత్రమే కొలవాలి ఒకటి మీరు నిజంగా అదే ఇన్స్ట్రుమెంట్లను కలిగి ఉంటారు అది చాలా రిసీవింగ్ ట్రాన్స్మీట్టింగ్ యాంటెన్నాను కలిగి ఉంటుంది ఇప్పుడు రిసీవింగ్ యాంటెన్నాలో మొదట మీరు ఇక్కడ ఉంచారు కాబట్టి ఫస్ట్ మెజర్మెంట్ టైం మీరు టెస్ట్ యాంటెన్నాను రిసీవర్ యాంటెన్నాగా ఉంచారు అక్కడ ట్రాన్స్మీట్ చేసే యాంటెన్నా ఉండాలిమీరు దానిని తాకకూడదు ఒక అమరిక ఉంది అక్కడ కొంత దూరం లో అమర్చబడి ఉంది మొదలైనవి ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ మీరు పవర్ మీటర్ లేనప్పటికీ రిసీవ్డ్ పవర్ ని కొలుస్తారు మీరు రిసీవ్డ్ యాంటెన్నా నుండి పవర్ ని తీసుకొని VSWR మీటర్ ద్వారా కూడా కొలవండి వాస్తవానికి VSWR మీటర్ను ఉపయోగించవచ్చు మరియు మ్యాచ్ లోడ్ కి కనెక్ట్ చేయబడింది తద్వారా దాని నుండి రిఫ్లెక్షన్ ఉండదు కాబట్టి మీరు పవర్ మీటర్ కలిగి ఉంటే దానికి బదులుగా ఏదో ఒకటి ఉంచండి లేకపోతే మీరు VSWR మీటర్ కూడా వాడవచ్చు మరియు అది ఎక్కడ ఇస్తుందో గమనించవచ్చు కాబట్టి రిసీవ్డ్ పవర్ ని కొలవండి మ్యాచ్డ్ లోడ్ లోకి దానిని Ptest అని పిలువనివ్వండి ఇప్పుడు ఏమీ మార్చకూడదు టెస్ట్ యాంటెన్నాను మార్చండి మరియు దానిని ప్రామాణిక యాంటెన్నాతో భర్తీ చేయండి రిసీవర్గా ప్రామాణిక యాంటెన్నాఉంటే అప్పుడు మీరు అదే విషయాన్ని కొలుస్తారు కాబట్టి P ని నేను Ps అని పిలుస్తున్నాను ఇప్పుడు ఆ రెండు సమీకరణాలు ఏమిటో మీరు చూస్తారు కాబట్టి నేను dB dB 20log10 4πRλ10log10 Ptest Ptమరియు dB dB 20log10 4πRλ10log10 Ps Pt కాబట్టి మీరు ఈ సమీకరణాన్నితీసివేస్తే మీకు లభించేది dB dB 10log10 Ptest Ps అన్నీ తెలుసు కాబట్టి మీరు తెలియని విషయాన్ని తెలుసుకోవచ్చు ఇది గెయిన్ ట్రాన్స్ఫర్ పద్ధతి కాబట్టి మీరందరూ గెయిన్ లను కొలవగలరని నేను అనుకుంటున్నాను మళ్ళీ తరువాత డైరెక్టివిటీ ని కొలవగలరు కాబట్టి తదుపరిది డైరెక్టివిటీ యొక్క మెజర్మెంట్ ఎందుకంటే గెయిన్ మెజర్మెంట్ డైరెక్టివిటీని కూడా కొలవాలి కాబట్టి డైరెక్టివిటీ మీకు తెలుసు మనం చేయగలిగేది ఏమిటంటే మీరు ప్రిన్సిపల్ E ప్లేన్ మరియు ప్రిన్సిపల్ H ప్లేన్ పాటర్న్ నుండి సులభంగా తెలుసుకోవచ్చు నేను 3dBE వ్రాస్తాను ఇది రేడియన్లో ఉందని చెప్పండి అదేవిధంగా నేను రేడియన్లో 3dBH ను కనుగొనగలను ఇప్పుడు బీమ్ సాలిడ్ కోణంΩ ఇది వాస్తవానికి హార్న్ కోసం ఉపయోగిస్తారు ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ దీనిని మేము రేడియన్లో ఉంటుంది కాబట్టి డైరెక్టివిటీ D4πΩA కాబట్టి మీరు సులభంగా కనుగొనవచ్చు ఇప్పుడు రేడియన్కు బదులుగా మీకు డిగ్రీ ఉంటే మీరు వాటిని సులభంగా మార్చవచ్చు ఇప్పుడు నేను తర్వాత తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఏదైనా యాంటెన్నా యొక్క చాలా ముఖ్యమైన లక్షణం రేడియేషన్ ఎఫిషియన్సీ మన దేశంలో ప్రజలకు దీని గురించి తెలియదు మరియు ప్రజలకు ఎలా కొలవాలో తెలియదు కాబట్టి రేడియేషన్ ఎఫిషియన్సీ అంటే ఏమిటో మనం ఇప్పటికే నిర్వచించాము ఇప్పుడు ఇది గరిష్ట రేడియేషన్ దిశలో ఉన్న డైరెక్టివిటీ డివైడెడ్ బై గెయిన్ తప్ప మరొకటి కాదు కాబట్టి గెయిన్ లను ఎలా కొలవాలో మనకు తెలుసు డైరెక్టివిటీని ఎలా కొలవాలో మాకు తెలుసు కనుక మనం దానిని కనుగొనవచ్చు యాంటెన్నాలు రేడియేషన్ రెసిస్టన్స్ మరియు యాంటెన్నాల లాస్ రెసిస్టన్స్ అనే ప్రాథమిక పారామీటర్స్ ను చర్చిస్తున్నప్పుడు మేము దీనిని చూశాముఅవి సాధారణ యాంటెన్నాలలో అవి సిరీస్ లోఉంటాయి కానీ అవి సంక్లిష్టమైన విషయాలలో ఆలా పరిగణించబడదు కాబట్టి అక్కడ మీరు సంక్లిష్టమైన సందర్భాల్లో కొలవవచ్చు లేకపోతే ఈ రేడియేషన్ ఎఫిషియన్సీ కూడా మీకు తెలుస్తుంది మీకు రేడియేషన్ రెసిస్టన్స్ తెలిస్తే ఆ సమయంలో కూడా మేము ఈ Rr ను ఈ RL Rr ను పొందాము ఇప్పుడు ప్రశ్న ఈ RL ను కొలవడం చాలా సందర్భాలలో అంత సులభం కాదు ఇది ముఖ్యంగా డై పోల్ మొదలైన వాటికి విశ్లేషణాత్మకంగా ప్రజలు మంచి విషయాలను అందిస్తారని కనుగొన్నారు మీరు కొలవాలనుకుంటే ఈ రోజుల్లో ముఖ్యంగా ప్లానర్ యాంటెన్నాలతో ఈ RL కనుగొనడం చాలా కష్టం ఎందుకంటే ప్లానార్ యాంటెన్నాలు వాటికి డైఎలక్ట్రిక్ మరియు కండక్టర్ కలిగివుంటాయి కాబట్టి ఆ RL ను ఎలా మోడల్ చేయాలి కాబట్టి సాధారణ యాంటెన్నాల కోసం వాస్తవానికి అన్ని సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ఈ రోజుల్లో మీరు ఈ రేడియేషన్ ఎఫిషియన్సీ ని కనుక్కునే సౌకర్యం ఉంది ఇది ఒక విషయం వాస్తవానికి వివిధ సమావేశాలలో ప్రజలు పేపర్ ని ప్రజెంట్ చేస్తారు కాని ఇది కొలవగలదని వారికి తెలియదు రేడియేషన్ ఎఫిషియన్సీ యాంటెన్నా రేడియేట్ అవుతుందా అనేదానికి ఇది రుజువు రేడియేషన్ పాటర్న్ కాదు రేడియేటింగ్ కాని వస్తువు కి కూడా కొంత స్పెషియల్ గెయిన్ కలిగి ఉండవచ్చు కానీ ఇప్పుడు నేను ఈ ప్లానర్ యాంటెన్నాల కోసం వీలర్ సూచించిన చాలా ముఖ్యమైన పద్ధతిని చెబుతాను చిన్న యాంటెనాలు ఇది ఒక అప్ప్రోక్సిమేట్ పద్ధతి కాని చాలా ఉపయోగకరమైన పద్ధతి దీనిని వీలర్ క్యాప్ పద్ధతి అంటారు కొన్ని వేవ్గైడ్ టెక్నిక్స్ మొదలైన ఇతర టెక్నిక్స్ కూడా ఉన్నాయి నేను ఆ విధంగా వెళ్ళడం లేదు కాబట్టి ఈ RL లాసెస్ అనేవి యాంటెన్నా డైఎలక్ట్రిక్ లో లేదా కండక్టర్లో ఉత్పత్తి అయ్యే కరెంట్స్ యొక్క ఫంక్షన్ యాంటెన్నా యొక్క రేడియేటింగ్ సర్ఫేస్ పై ప్రసరించే కరెంట్స్ ఏమిటి అది లాస్సెస్ విషయం వీలర్ సూచించినది ఏమిటంటే ఇప్పుడు చిన్న యాంటెన్నా ఉందని అనుకుందాం ఇప్పుడు మీరు దానిని క్యాప్ అని పిలిచే యాంటెన్నాపై మెటాలిక్ కవచాన్ని ఉంచండి ఎందుకంటే మీకు ప్లానర్ స్ట్రక్చర్ ఉంటే అది క్యాప్ అనేది హేమిస్పియర్ లా ఉంటుంది మీరు దానిపై క్యాప్ ఉంచండి తద్వారా ఏమి జరుగుతుంది అంటే రేడియేషన్ ఆగిపోతుంది కానీ అతని అసంప్షన్ ఏమిటంటే లాస్ అలాగే ఉంటుంది ఇప్పుడు ఇది తగినంత పెద్దది ఇది ఒక మెటల్ ఇది యాంటెన్నా కరెంట్స్ కు మరియు ఈ మెటల్ కి మధ్య పరస్పర చర్య లేదు అనేది అసంప్షన్ ఇప్పుడు అది నిజం కాదు కాని చిన్న యాంటెన్నాల లో ఇది ఒక శాతం ఎర్రర్ కూడా కిలిగించదని కనుగొన్నారు కాబట్టి ఇప్పుడు మీరు కొలుస్తారు అంటే మీరు ఈ మెటల్ క్యాప్ తో రేడియేషన్ ఇన్పుట్ ఇంపెడెన్స్ రేడియేషన్ భాగాన్ని ఒకసారి కొలుస్తారు ఇది మెటల్ క్యాప్ తో ఉన్నప్పుడు మీరు రేడియేషన్ కొలుస్తారు ఇది ఇన్పుట్ ఇంపెడెన్స్ పూర్తిగా RL ను కలిగి ఉంటుంది మరియు మీరు ఈ మెటల్ని తీసివేసి మళ్ళీ కొలిచేటప్పుడు మీరు వాస్తవానికి రేడియేషన్ రెసిస్టన్స్ మరియు లాస్ రెండింటినీ కనుగొంటారు కాబట్టి మీరు లాస్ ను కనుగొంటారు అది ఐడియా కాబట్టి వాస్తవానికి ఇప్పుడు వీలర్ చెప్పిన ఈ హేమిస్పియర్ యొక్క వ్యాసార్థం 2π λ గా ఉండాలని సిఫారసు చేసినట్లు నేను మీకు చెప్తాను తరువాత ప్రజలు దీనిని వీలర్ క్యాప్ అని పిలుస్తారు తరువాత ప్రజలు ఈ విషయాన్ని కూడా సవరించారు కానీ నేను ఈ పద్ధతికి ఒక ఉదాహరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను కాబట్టి ఏదైనా యాంటెన్నా ఫీడ్ ఉందని మీరు చూసేటప్పుడు ఏమి జరుగుతుంది ఆ తరువాత మేము లాస్ రెసిస్టన్స్ ఉందని ఊహిస్తున్నాము ఇది ఫీడ్ లైన్ యాంటెన్నా తర్వాత ఇక్కడ నుండి లైన్ యాంటెన్నా ప్రారంభమైంది కాబట్టి యాంటెన్నా మోడల్ అంటే ఇది రెసోనేటింగ్ స్ట్రక్చర్ కాబట్టి దీనికి LCR ఉంది మరియు ఇది లాస్ రెసిస్టన్స్ కాబట్టి ఈ R రేడియేషన్ రెసిస్టన్స్ తో పాటు లాస్ రెసిస్టన్స్ ను కలిగి ఉంటుంది ఇప్పుడు కొలవండి రిటర్న్ లాస్ ఏమిటి కాబట్టి మీరు క్యాప్ తో చూస్తారు మీకు ఇలాంటివి లభిస్తాయి మరియు క్యాప్ లేకుండా ఇది ఉంటుంది ఇక్కడ నుండి మీరు Lr అని పిలిచే క్యాప్ లేకుండా లాస్ ఏమిటో తెలుసుకోవచ్చు మరియు నాన్ రెసోనెంట్ పాయింట్ వద్ద వాస్తవానికి యాంటెన్నా రేడియేట్ అవట్లేదని మీరు చూస్తారు ఇది వాస్తవానికి లాస్ రెసిస్టన్స్ Lr ఇక్కడ మీరు స్పష్టంగా ఈ రెండు ఫ్రీక్వెన్సీలు మారడం చూస్తున్నారు కాని అది విషయాన్ని మార్చదు కాబట్టి ఈ రేఖాచిత్రం యొక్క మెజర్మెంట్ మరియు ఈ Lr నుండి ఈ మెజర్మెంట్ ను చేస్తున్నది కాబట్టి అది ఏంటి అంటే అతను ఇప్పుడు Lr Lr far తెలుస్తుంది Lr far ఇది వాస్తవానికి లాస్ కారణంగా మాత్రమే వస్తుంది మరియు Lr అంటే ఇది క్యాప్ లేకుండా అంటే రేడియేషన్ రెసిస్టన్స్ తో ఉంటుంది కాబట్టి సర్క్యూట్లో చూపిన Rs ఏమిటో మనం ఎల్లప్పుడూ వ్రాయగలమని కనుగొన్నది దీని అర్థం ఇన్పుట్ ఇంపెడెన్స్ యొక్క మొత్తం రెసిస్టివ్ భాగం అంటే ఎల్లప్పుడూ Rs Zc 1 |ρres |1 |ρres | గా వ్రాయవచ్చు ఇక్కడ Zc అనేది ఫీడ్ లైన్ యొక్క క్యారక్టరిస్టిక్ ఇంపెడెన్స్ ఫీడింగ్ స్ట్రక్చర్ ట్రాన్స్మిషన్ లైన్ ఇవి చివరి నుండి దీని విలువ ఏమిటి ఎందుకంటే వాస్తవానికి మనం Lr ను కొలిచాము కాబట్టి రిఫ్లెక్షన్ కో ఎఫిషియంట్ యొక్క మాగ్నిట్యూడ్ భాగం యొక్క సంబంధం ఏమిటి ఇది |ρres |10 Lrres Lrfar 20 అని మీరు సులభంగా తెలుసుకోవచ్చు కాబట్టి Rs res అనేది సిరీస్ రెసోనెంట్ సర్క్యూట్ యొక్క రెసిస్టన్స్ Zc ఫీడ్ లైన్ యొక్క క్యారక్టరిస్టిక్ ఇంపెడెన్స్ ఓం లో ఉంటుంది ρres రెసొనెంట్ సర్క్యూట్ యొక్క వోల్టేజ్ రిఫ్లెక్షన్ కో ఎఫిషియంట్ డైమెన్షన్లెస్ Lrres రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ రిటర్న్ లాస్ వద్ద Lrres రిటర్న్ లాస్ అందుకే దీనిని Lrres అని పిలుస్తారు మరియు Lrres రెసొనెన్స్ నుండి చాలా దూరం రిటర్న్ లాస్ ఉంటుంది అంటే రిఫ్లెక్షన్ కి దూరంగా రేడియేషన్ రెసిస్టన్స్ లేదు కాబట్టి ఇది ప్రాథమికంగా dB లోని రెసొనెన్స్ నుండి చాలా లాస్ కారణంగా ఉంది ఇప్పుడు రేడియేషన్ ఎఫిషియన్సీ ఏమిటంటే ηr 10 Ls10 Rs2 Rs1Rs2 నుండి సులభంగా పొందవచ్చు కాబట్టి రెండు కొలతల కారణంగా నాకు రెండు Rs వచ్చాయి నేను రెండు ప్రయోగాలు చేస్తున్నాను ఒకటి క్యాప్ లేకుండా క్యాప్ తో ఉంటుంది కాబట్టి R s2 క్యాప్ లేకుండా మరియు R s1 క్యాప్ తో ఉంటుంది మరియు నిజానికి మీరు మాత్రమే Ls ఉన్నప్పుడు చెప్పగలరు ప్రస్తుతం మేము Ls అనేది Lr far 2 అని చెప్పగలను అంటే ఆ సమయం లో మాత్రమే Lr ఎందుకంటే ఉంది కాబట్టి వోల్టేజ్లో సగం ఉంటుంది లాస్ లో సగం భాగంలో Ls ఉంటుంది కాబట్టి ఇది వీలర్ క్యాప్ విషయం కాబట్టి దీని ద్వారా మీరు రేడియేషన్ ఎఫిషియన్సీని కనుగొనవచ్చు మరియు ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను అది ఇంపెడెన్స్ మెజర్మెంట్ కాబట్టి మీరందరూ మునుపటి తరగతులలో కూడా ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్స్లో VSWR ను ఎలా కొలవాలి అని చెప్పాము దీని ద్వారా యాంటెన్నా యొక్క ఇంపెడెన్స్ను ఎలా కొలవాలి ఇది అంతిమ విషయం ఇంపెడెన్స్ మెజర్మెంట్ మళ్ళీ నేను జనరేటర్ కలిగి ఉన్నాను మేము ఇంతకుముందు చూసిన ఈ రేఖాచిత్రంలో మనకు ట్రాన్స్మిషన్ లైన్ ఉంది మరియు అది a ఉంది ఇది యాంటెన్నాతో అనుసంధానించబడి ఉంది అది మా ab పాయింట్ మరియు ఇది మా యాంటెన్నా కాబట్టి ఇక్కడ నుండి కనిపించే ఇంపెడెన్స్ ఇది ట్రాన్స్మిషన్ లైన్ ఇది నేను ట్రాన్స్మిషన్ లైన్ అని చెప్పాలి కాబట్టి ఇక్కడ రిఫ్లెక్షన్ కో ఎఫిషియంట్ ఉంటుంది మరియు Pincident ఇక్కడకు వెళ్లే పవర్ అని చెప్పనివ్వండి మరియు స్పష్టంగా ఈ యాంటెన్నా లోడ్ అవుతుంది స్పష్టంగా యాంటెన్నా రియాక్టివ్ భాగాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ట్రాన్స్మిషన్ లైన్ కోసం క్యారక్టరిస్టిక్ ఇంపెడెన్స్ నిజమైన విషయం కాబట్టి అక్కడ రిఫ్లెక్షన్ ఉంటుంది ఇది Preflected Pincident I г I2 కాబట్టి ఇది వోల్టేజ్ రిఫ్లెక్షన్ కో ఎఫిషియంట్ అని నేను ఎప్పుడూ వ్రాయగలను కాబట్టి ఇది I г I2 | Zant Zc|2| Zant Zc|2 మరియు ఇది ఎల్లప్పుడూ | VSWR 1|2 కు సమానం ఇది మీ అందరికీ తెలుసు కాబట్టి ప్రాథమికంగా మీరు ఈ ట్రాన్స్మిషన్ లైన్ పద్ధతుల నుండి VSWR అంటే ఏమిటో ఎల్లప్పుడూ తెలుసుకోవచ్చు మరియు చివరకు ఇది మనకు లభిస్తున్న మాగ్నిట్యూడ్ అని తెలుసుకోవాలనుకుంటున్నాము కానీ రిఫ్లెక్షన్ కో ఎఫిషియంట్ ని కనుగొనటానికి నాకు మాగ్నిట్యూడ్ అవసరం కాకుండా రిఫ్లెక్షన్ కో ఎఫిషియంట్ యొక్క ఒక ఫేజ్ కూడా ఉండాలి కాబట్టి ఇది యాంటెన్నా టెర్మినల్ వద్ద వోల్టేజ్ రిఫ్లెక్షన్ కో ఎఫిషియంట్ ఇప్పుడు VSWR అనేది ఇన్పుట్ ద్వారా యాంటెన్నా టెర్మినల్ వద్ద ఉంది సాధారణంగా VSWR నాకు తెలిస్తే నేను యాంటెన్నాను కనుగొనగలను ఎందుకంటే Zc తెలిసినది కాబట్టి ఇంపెడెన్స్ మెజర్మెంట్ అంటే నేను VSWR ను కొలవవలసి ఉంటుంది కాని VSWR మెజర్మెంట్ నాకు ఈ ఫేజ్ ను కొలవడానికి అవసరమైన కాంప్లెక్స్ పార్ట్ ని కలిగి ఉండటానికి ఇంపెడెన్స్ యొక్క రియల్ పార్ట్ ని మాత్రమే ఇస్తుంది కాబట్టి మీరు ఒక్కొక్కటిగా ఎలా చేయగలరో నేను ఇప్పుడు మీకు చెప్తాను కాబట్టి మీరు VSWR ను కొలవాలనుకుంటే యాంటెన్నా టెర్మినల్ వద్ద VSWR ను కనెక్ట్ చేసి కొలవవచ్చు ఇది మొదటి దశ అక్కడ నుండి మీరు ఈ ఫార్ములా ద్వారా రిఫ్లెక్షన్ కో ఎఫిషియంట్ యొక్క మాగ్నిట్యూడ్ ని నిర్ణయిస్తారు అప్పుడు మీరు టౌ యొక్క ఫేజ్ ను నిర్ణయిస్తారు కాబట్టి దాని కోసం మీరు ఇప్పుడు ట్రాన్స్మిషన్ లైన్లో తదుపరి వోల్టేజ్ మాగ్జిమా లేదా మినిమా ఎక్కడ ఉన్నాయో చూస్తారు సాధారణంగా నేను ఇంతకుముందు NPTEL ఉపన్యాసాలలో ఇంతకు ముందు వివరించిన కారణాల వల్ల మినిమాను ప్రిఫర్ చేస్తాము కాబట్టి మీరు నియరెస్ట్ మినిమాను కొలుస్తారు ఇప్పుడు అది చాలా చిన్నది అయితే మీరు నియరెస్ట్ మినిమాలో కొంత ఇంటెగ్రల్ మల్టిపుల్ని తీసుకుంటారు కాబట్టి ఆ డిస్టెన్స్ యాంటెన్నా టెర్మినల్ నుండి మినిమా డిస్టెన్స్ xn అని చెప్పండి కాబట్టి ఈ గామాɣ 2βxn ± π ఉంటుందని మనకు తెలుసు కాబట్టి ఇది 4πxn λg ± π ఇక్కడ n 1 2 3 కి సమానం కాబట్టి ఇప్పుడు మీకు ఇది వచ్చింది అంటే మీరు ఈ కాంప్లెక్స్ క్వాన్జీటీ పదాన్ని పూర్తిగా తెలుసుకున్నారని మీకు తెలుసు కాబట్టి ఇంపెడెన్స్ ఎలా కనుగొనాలి కాబట్టి తరువాతి స్టెప్ యాంటెన్నా యొక్క ఇన్పుట్ ఇంపెడెన్స్ ఇంతకు ముందు మీరు Za అని పిలిచారు ఇప్పుడు నేను Zantenna అని పిలుస్తున్నాను ఇది Zc 1 г 1 г కాబట్టి అది Zc1 I г Iejɣ1 I г Iejɣ కాబట్టి దీని ద్వారా యాంటెన్నా ఇంపెడెన్స్ కనుక్కోవచ్చు కాబట్టి ఇవి మనం కొలిచే ముఖ్య పారామితులు కాబట్టి ఎవరైనా ఏదైనా యాంటెన్నాతో కొలవవచ్చు వాటి ఇంపెడెన్స్ అంటే ఏమిటి వాటి గెయిన్ ఏమిటి దాని డైరెక్టివిటీ అంటే ఏమిటి రేడియేషన్ ఎఫిషియన్సీ మరియు దాని 3dB బీమ్ విడ్త్ అంటే ఏమిటి కాబట్టి ఈ జ్ఞానంతో మీరు ఇప్పుడు తెలిసిన వివిధ యాంటెన్నాలు నుండి తెలియని యాంటెన్నాలను విశ్లేషించడానికి ప్రయత్నించవచ్చు ఆపై మీరు వివిధ యాంటెన్నాలను సింథసైజ్ చేయవచ్చు మీ ప్రొఫెషనల్ జీవితంలో యాంటెన్నా వచ్చినప్పుడల్లా ఈ జ్ఞానం మీకు సహాయపడుతుందని నేను భావిస్తున్నాను మీరు భయపడరు బదులుగా మీరు యాంటెన్నాలను ఎనాలిసిస్ సింథసిస్ మెజర్మెంట్ మొదలైనవాటిని అన్వేషించడానికి ఇష్టపడతారు ధన్యవాదాలు